ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలు మరియు రసాయన ఇంజనీరింగ్పై ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 12 కింద ఒక ప్రక్రియ కోసం కేస్ స్టడీని ఇక్కడ వివరిస్తాము మరియు ఈ మాడ్యూల్లో బెంజీన్ మరియు ప్రొపైలిన్ నుండి క్యూమీన్ ఉత్పత్తి యొక్క కేస్ స్టడీని వివరిస్తాము మేము ఈమెటీరియల్ బాలన్స్ అఫ్ క్యూమీన్ ప్రొడక్షన్ పై మాత్రమే దృష్టి పెడతాము తరువాతి ఉపన్యాసంలో మేము ఆ ఎనర్జీ బాలన్స్ఈక్వేషన్ గురించి వివరించడానికి ప్రయత్నిస్తాము మునుపటి ఉపన్యాసంలో ఫ్లో ఫ్షీటీంగ్ కోడ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఫ్లోషీటింగ్ కోడ్స్ ప్రాసెస్ మాడ్యూల్లో సమాచార ప్రవాహ కనెక్షన్తో పరిష్కారాన్ని వివరించాము కాబట్టి బెంజీన్ మరియు ప్రొపైలిన్ నుండి ఆ క్యూమీన్ ఉత్పత్తి గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్నదానితో కేస్ స్టడీగా వివరిస్తాము మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ మరియు ఆ ప్రక్రియ యొక్క ఇతర పరిష్కార పద్ధతి ఆ పదార్థం మరియు ఎనర్జీ బాలన్స్ ను సరళ లేదా నాన్ లీనియర్ సమీకరణాలు ఎలా పరిష్కరించాలో కూడా వివరిస్తాము మరియు మనం నేర్చుకున్న విభిన్న సంకేతాలు ఏమిటి ఇప్పుడు ఈ క్యూమీన్ ఉత్పత్తి ప్రక్రియ యొక్క స్కీమాటిక్ గురించి ఇక్కడ పరిశీలిద్దాం ఇక్కడ ఈ క్యూమీన్ బెంజీన్ మరియు ప్రొపైలిన్ యొక్క ప్రతిచర్య నుండి ఉత్పత్తి అవుతుంది పారిశ్రామికంగాఈ ప్రత్యేకమైన క్యూమీన్ ఉత్పత్తికి అనేక యూనిట్లు ఉపయోగించబడుతున్నాయి ఇక్కడ పూర్తి ప్రాసెస్ డయగ్రామ్ లేదా ఇచ్చిన ప్రక్రియల యొక్క స్కీమాటిక్ డయగ్రామ్ ద్వారా చెప్పవచ్చు ఇప్పుడు ఈ క్యూమీన్ఉత్పత్తికి ప్రధాన ప్రాసెస్ యూనిట్ ఉపయోగించబడుతుంది లేదా ఆ వాపోరైజర్ రియాక్టర్ సెపరేటర్ మరియు డిస్టిల్లషన్ కాలమ్ వంటివి మీకు ప్రాసెస్ యూనిట్లు ఉన్న ఇతర చిన్నవి మరియు అనేక అనుబంధపరికరాలు కూడా అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ క్యూమీన ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి మొదట వివరిద్దాం ఈ ఫ్లోడయగ్రామ్లో మీరు STB మరియు ఇక్కడ STP లో చూస్తారు STB ప్రాథమికంగా బెంజీన్ కొరకు నిల్వ ట్యాంక్ మరియు STP అనేది ప్రొపైలిన్ యొక్క నిల్వ ట్యాంక్ ఇప్పుడు ఈ స్టోరేజ్ ట్యాంక్ నుండి ఈ బెంజీన్ మరియు ప్రొపైలిన్ ఉష్ణోగ్రత పెంచడానికి ఒక కొలిమిలోకి పంపబడును ఈ చర్య ట్యూబులర్ రియాక్టర్ లో జరుగును ఇప్పుడు అది వాపో రైజర్ ద్వారా పంపబడుతుంది బెంజీన్ వాపో రైజర్ గుండా వెళుతుంది మరియు ప్రొపైలిన్ ప్రొపైలిన్ వాపో రైజర్ కి పంపబడుతుంది ఆపై ఈ 2 ప్రవాహాలను మిక్సర్లో కలపాలి ఆపై దానిని పెంచడానికి కొలిమికి పంపబడుతుంది పారిశ్రామికంగా ఆ బెంజీన్ను మీరు పంపినప్పుడు లేదా ప్రక్రియ ప్రకారం పంపడాన్ని ఇప్పుడు మీరు చూస్తారు ఈ స్టోరేజ్ ట్యాంక్ నుండి తాజా బెంజీన్ కొంత రీసైకిల్ బెంజీన్తో కలుపుతారు ఇది ప్రాథమికంగా డిస్టిల్లషన్ నుండి వస్తుంది ఇక్కడ ఈ క్యూమీన్ మరియు బెంజీన్తో పాటు బైప్రొడక్ట్స్ లు కూడా వేరు చేయబడతాయి వేరు చేసిన తరువాత బెంజీన్ భాగాలు దీనికి రీసైకిల్ చేయబడతాయి ఈ బెంజీన్ తాజాది ఆపై ఈ తాజా బెంజీన్ మరియు రీసైకిల్ బెంజీన్ యొక్క మిక్సర్ దాని వాపో రైజర్ ద్వారా పంపబడుతుంది ఆపై అది ఆ ప్రొపైలిన్తో కలుపుతారు మరియు అది ఆ కొలిమి గుండా వెళుతుంది కొలిమి తరువాత అది రియాక్టర్ గుండా వెళుతుంది అక్కడ ఈ బెంజీన్ మరియు ప్రొపైలిన్ ఈ రియాక్టర్లో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వద్ద ప్రతిస్పందిస్తాయి మరియు ప్రతిచర్య తరువాత మీరు కొన్ని ఉత్పత్తులు ఆ క్యూమీన్ డి ఐసో బ్యూ టైల్ ఐసోప్రొపైల్ బెంజీన్ లాగా వస్తాయి రియాక్ట్ చేయని బెంజీన్ రియాక్ట్ చేయని ప్రొపైలిన్ ఆ రియాక్టర్ నుండి అవుట్లెట్ స్ట్రీమ్ గా బయటకు రావటం మీరు చూస్తారు ఆపై అది బెంజీన్వాపో రైజర్ గుండా వెళుతుంది ఇక్కడ ఈ ఉత్పత్తిని వేడిచేస్తే రియాక్టర్ యొక్క ఈ అవుట్లెట్ ప్రవాహాలను ఉపయోగించి ఈ వాపోరైజర్ ద్వారా ఆ బెంజీన్ ఫీడ్ యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి ఉపయోగించబడుతుంది ఆపై అది మళ్ళీ ఆ ప్రొపైలిన్ వాపోరైజర్ ద్వారా పంపబడుతుంది ఇక్కడ ఈ ఉష్ణోగ్రత ఉంటుంది లేదా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఈ ప్రొపైలిన్ను ఆవిరి చేయడానికి వేడి ఉపయోగించబడుతుంది ఆ తరువాత అది మళ్ళీ వేడి చేసి తరువాత చల్లబరుస్తుంది మరియు తరువాత అది ఒక సెపరేటర్కు పంపబడుతుంది మరియు సెపరేటర్లో మీరు ప్రొపేన్ వాస్తవానికి ఆ ప్రొపైలిన్తో వస్తున్న రియాక్ట్ చేయని ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ను చూస్తారు ప్రొపైలిన్ 100 స్వచ్ఛమైనది కానందున ఆ ప్రొపైన్ యొక్క కొన్ని ఫ్రాక్షన్స్ ఆ ప్రొపైలిన్తో పాటు ఉంటాయి కాబట్టి ఆ ప్రొపేన్ మరియు తరువాత ప్రొపైలీన్ సెపరేటర్ ద్వారా వేరు చేయబడతాయి మరియు పై భాగం నుండి ఈ ప్రొపేన్ మరియు ప్రొపైలిన్ కొలిమిలో బెంజీన్ మరియు ప్రొపైలిన్ యొక్క మిక్సర్ను వేడి చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు ఈ ఉత్పత్తి యొక్క ఇతర భాగం సెపరేటర్ నుండి బెంజీన్ రియాక్ట్ చేయని బెంజీన్ మరియు క్యూమెన్ మరియు బైప్రొడక్ట్స్ డై ఐసోప్రొపైల్ బెంజీన్ ఐసోప్రొపైల్ బ్యూటేన్ ఇది డిస్టిల్లషన్ కాలమ్లో వేరు చేయబడుతుంది కాబట్టి ఈడిస్టిల్లషన్ కాలమ్కు బెంజీన్ డిస్టిల్లషన్ కాలమ్ అని పేరు పెట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ బెంజీన్ ఆ బెంజీన్ కాలమ్ నుండి వేరు చేయబడుతుంది మరియు మీకు తాజా బెంజీన్ తెలిసిన దానితో కలపడానికి రీసైకిల్ చేయబడుతుంది మరియు వేరు చేయబడే అధిక వేడి ఉత్పత్తిలో ఆ ప్రక్రియ యొక్క ఆ అవసరానికి అనుగుణంగా ఉత్పత్తి యొక్క క్యూమీన్ నిర్దిష్ట శాతం ఉంటుంది ఆపై DIPB అక్కడ ఒక ఉత్పత్తిగా తీసినట్లు మీకు తెలుస్తుంది మరియు ఆ క్యూమీన్ డిస్టిల్లషన్ కాలమ్ యొక్క దిగువ భాగం నుండి ఈ డిఐపిబి బయటకు తీయబడుతుంది మరియు ఆ క్యూమీన్ మరియు డిఐపిబి మిక్సర్ యొక్క ఆ సపరేటర్ యొక్క అవుట్ పుట్ ను ముందస్తుగా వేడి చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది మరికొన్ని యూనిట్లలో కూడా ఆ రీసైకిల్ స్ట్రీమ్ను తాజా స్ట్రీమ్తో పాటు ఆ రీసైకిల్ స్ట్రీమ్ను కలిపిన తరువాత అది మరొక స్ట్రీమ్కు పంపబడుతుంది మరియు అది మిశ్రమంగా ఉంటుంది మరియు తరువాత మరింత ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇది క్యూమెన్ ఉత్పత్తికి మీ మొత్తం ప్రక్రియ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ క్యూమెన్ ఉత్పత్తికి ఒక సర్టెన్ రియాక్షన్ జరుగుతుందని మీరు చూస్తారు రా మెటీరియల్ ప్రాథమికంగా ప్రొపైలిన్ మరియు బెంజీన్ ఇక్కడ ప్రధాన ప్రతిచర్య ప్రొపైలిన్ లాగా ఇవ్వబడుతుంది ఆ బెంజీన్తో చర్య జరుపుతుంది మరియు అది అక్కడ క్యూమీన్ ఉత్పత్తి అవుతుంది ఆ ప్రొపైలిన్తో పాటు క్యూమీన్ ను ఉత్పత్తి చేసిన బైప్రొడక్టు గా అక్కడ ప్రతిచర్య ఉంటుంది మరియు తరువాత ఐసోప్రొపైల్ బెంజీన్ వంటి బైప్రొడక్టు అవుతుంది ఇప్పుడు ఈ ప్రతిచర్యలు ఇక్కడ లిక్విడ్ అండ్ గ్యాస్ ఫేసెస్ లలో సంభవించవచ్చు గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ వద్ద అధిక మార్పిడి లభిస్తుంది సాలిడ్ ఫాస్పోరిక్ ఆసిడ్ వంటి క్యాటలిస్ట్ వాస్తవానికి జియోలైట్లచే భర్తీ చేయబడుతుంది మరియు ప్యాక్డ్ బెడ్ ఫిక్స్డ్ రియాక్టర్ల కంటే షెల్ మరియు ట్యూబ్ రియాక్టర్లో క్యాటలిటిక్ కన్వర్షన్ రియాక్షన్స్ జరుగుతాయి ఇప్పుడు ఇది ఆసక్తికరంగా ఉంది ఈ ప్రతిచర్య కోసం మీరు జియోలైట్లకు బదులుగా ఆ సాలిడ్ ఫాస్పోరిక్ ఆసిడ్ ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఆ ప్రతిచర్య యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు ఈ రియాక్టర్ లో ఇక్కడ కొంత క్యాటలిటిక్ కన్వర్షన్ రియాక్షన్స్ ఉంటుంది అనేక రకాలైన రియాక్టర్లు ఉన్నాయి కాని సాధారణంగా గ్యాస్ మరియు లిక్విడ్ మధ్య సంబంధాన్ని పొందడానికి ఈ రకమైన రియాక్టర్ కోసం ప్యాక్ చేసిన బెడ్ రియాక్టర్లను ఉపయోగిస్తున్నారు కానీ ఇక్కడ నిర్వహించాల్సిన ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడుతుంది కాబట్టి ఆ షెల్ మరియు ట్యూబ్ రియాక్టర్లను అక్కడ ఉపయోగించడం మంచిది అక్కడ ఒక ట్యూబ్ వైపు ఆ బెంజీన్ మరియు టోలుయెన్ మిశ్రమం బెంజీన్ అవుతుంది మరియు ఫాస్పోరిక్ యాసిడ్ క్యాటలిస్ట్ సమక్షంలో ప్రొపైలిన్ ఆ రియాక్టర్ గుండా వెళుతుంది షెల్ వైపులా R ను మార్చడానికి ప్రవాహాలు ఉండవచ్చు అక్కడ ఆ ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు కాబట్టి ఇది ఇక్కడ నేపథ్యం ఇప్పుడు మొక్క యొక్క వివిధ విభాగాలు లేదా నిల్వ విభాగం ప్రీహీటింగ్ విభాగం వేపర్ఐజేషన్ సెక్షన్ అక్కడ విభాగాలను పంపింగ్ చేయడం నిల్వ విభాగంలో మీరు బెంజీన్ 99 9 స్వచ్ఛత మరియు ప్రొపైలిన్ 95 స్వచ్ఛత అని చూస్తారు మిగిలిన 5 ప్రొపేన్తో కలిపి నిల్వ ట్యాంకులలో లిక్విడ్ స్టేట్ లో నిల్వ చేయబడుతుంది ఇప్పుడు పంపు ద్వారా నిల్వ ట్యాంకుల నుండి అది సంబంధిత యూనిట్ ప్రాసెస్లకు పంపబడుతుంది బెంజీన్ మరియు ప్రొపైలీన్ లను మీకు తెలిసిన 2 1 నిష్పత్తితో కలిపి ఉండే ప్రీహీటింగ్ సెక్షన్ మరియు ఇది ప్రీహీటింగ్ సెక్షన్ కు ఫీడ్ చేయబడుతుంది ఇక్కడ క్యూమెనీ రియాక్టర్ నుంచి వెలువడే వ్యర్థాల ద్వారా ఫీడ్ మిక్సర్ ని వేడి చేయడానికి నిరంతర శ్రేణి హీట్ ఎక్స్ఛేంజర్ ఉపయోగించబడుతుంది మరియు హీట్ స్టేట్ హీట్ ఎక్స్ చేంజ్ ర్ తరువాత వేపర్ఐజేషన్ సెక్షన్ మిక్సర్ యొక్క ఉష్ణోగ్రతను ప్రతిచర్య స్థితి ఉష్ణోగ్రతకు ఆవిరి చేయడానికి మరియు పెంచడానికి ఒక కాల్చిన హీటర్ ఉపయోగించబడుతుంది మరియు పంపింగ్ విభాగంలో పంపింగ్ విభాగం నుండి కంప్రెసర్ చేత ఒత్తిడి నిర్వహించబడుతుంది కాబట్టి ఒక నిర్దిష్ట ఒత్తిడిలో లిక్విడ్ మిక్సర్ లేదా వాయు మిక్సర్లను ప్రాసెస్ యూనిట్కు పంపాలి రియాక్టర్ విభాగంలో 25 వాతావరణానికి మరియు 350 డిగ్రీల సెల్సియస్కు ఒత్తిడిని తట్టుకోవడానికి ఒక గొట్టపు రియాక్టర్ ఉపయోగించబడుతుందని గమనించవచ్చు రియాక్టర్ గొట్టాలు క్యాటలిస్ట్ తో నిండి ఉంటాయి మరియు ఫీడ్ పై నుండి వసూలు చేయబడుతుంది ఫీడ్ గ్యాస్ ప్రతిస్పందిస్తుంది మరియు క్యాటలిస్ట్ బెడ్ మీద 99 ప్రొపైలిన్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్ మార్పిడితో రీసైకిల్ మరియు ప్యూరిఫికేషన్ సెక్షన్ కి పంపబడుతుంది అయితే అవి వేర్వేరు రకాల సెపరేటర్లు లేదా డిస్టిల్లటిన్ కాలమ్స్ ఉపయోగించబడతాయి ఇప్పుడు ఆసెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ సెక్షన్ లో రియాక్టర్ బెంజీన్ రియాక్టర్ నుండి పొందిన ప్రసరించే నుండి డిస్టిల్లషన్ కాలమ్లో వేరు చేయబడుతుంది మరియు సెపరేటర్లోని డిస్టిల్లషన్ ప్రాసెస్ ద్వారా కోలుకున్న బెంజీన్ ఫీడ్ స్ట్రీమ్కు రీసైకిల్ చేయబడుతుంది సైడ్ రియాక్షన్ ప్రకారం దీనిని డైసోప్రొపైల్బెంజీన్ అని పిలిచే ఒక బైప్రొడక్ట్స్ ఉంటుంది ఇదిబైప్రొడక్ట్స్ గా ఉత్పత్తి చేయబడుతుంది ఆపై అది ఉత్పత్తి మిక్సర్ నుండి డిస్టిల్లషన్ ద్వారా వేరు చేయబడుతుంది డి ఐసోప్రొపైల్బెంజీన్ యొక్క బైప్రొడక్ట్స్ 99 స్వచ్ఛమైన జల్లెడ ట్రే డిస్టిల్లషన్ కాలమ్లో వేరు చేయబడింది ఇప్పుడు దాని కోసం ప్రాసెస్ వివరణ ఏమిటి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో మీరు మొదట తెలుసుకోవాలి ఈ సందర్భంలో రా మెటీరియల్ ప్రొపైలిన్ మరియు బెంజీన్ సంబంధిత నిల్వ ట్యాంకులలో నిల్వ చేయబడతాయి స్టోరేజ్ యార్డ్లో ఆపై సెంట్రిఫ్యూగల్ పంపుల ద్వారా యూనిట్కు పంపుతారు బెంజీన్ ఫీడ్ పాత్రలో పంపుతారు ఇది రీసైకిల్ బెంజీన్తో కలుపుతుంది మరియు బెంజీన్ ప్రవాహం 25 వాతావరణ ప్రెషర్ తో వాపో రైజర్ ద్వారా పంప్ చేయబడుతుంది మరియు 243 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు ఆవిరైపోతుంది ఆపై అదే ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ అఫ్ బెంజీన్ స్ట్రీమ్ కలిగిన ప్రొపైలిన్తో కలుపుతారు ఇప్పుడు ఈ రియాక్టెంట్ మిక్సర్ కాల్చిన సూపర్ హీటర్ గుండా వెళుతుంది ఇక్కడ ప్రతిచర్య ఉష్ణోగ్రత 350 డిగ్రీల సెల్సియస్ పొందాలి ఇప్పుడు ఆవిరి మిక్సర్ రియాక్టర్ ట్యూబ్ వైపుకు పంపబడుతుంది ఇది kieselguhr మద్దతు ఇచ్చే సాలిడ్ ఫాస్పోరిక్ ఆమ్ల క్యాటలిస్ట్ కి ప్యాక్ చేయబడుతుంది స్ట్రీమ్ ఉత్పత్తికి ఉపయోగించే ప్రెస్సురైజ్డ్ వాటర్ ను ఉపయోగించి ఎక్స్తో థర్మల్ హీట్ తిరిగి పొందబడుతుంది మరియు అది ఆ రియాక్టర్ యొక్క షెల్ వైపు గుండా వెళుతుంది రియాక్టర్ నుండి వచ్చే క్యూమెన్ మరియు ఉపఉత్పత్తి పి DIPB రియాక్టర్లో పాల్గొనని రియాక్టర్ బెంజీన్ ప్రొపైల్ మరియు ప్రొపేన్ 350 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ప్రతిచర్య కోసం రియాక్టర్లో పాల్గొనడం బెంజీన్ కోసం ఉపయోగించే వాపోరిజర్ లో హీటింగ్ మీడియా గా ఉపయోగించబడుతుంది ఆ తరువాత కాలువను 40 డిగ్రీల సెల్సియస్కు నీటి కూలర్లో చల్లబరుస్తారు ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ క్యూమీన్ DIPB యొక్క ద్రవ మిక్సర్ నుండి వేరు చేయబడతాయి వాతావరణ పీడనం కంటే కొంచెం ఎక్కువగా పనిచేసే సెపరేటర్లోని బెంజీన్ సెపరేటర్ యొక్క ఆవిరి నియంత్రిత వాల్వ్ ద్వారా ఒత్తిడి అక్కడ నియంత్రించబడుతుంది ప్రొపైలిన్ మిశ్రమం అయిన వేరుచేయబడిన ఫ్యూయల్ రియాక్ట్ చేయబడదు మరియు ప్రొపేన్ కొలిమికి ఇంధనంగా ఉపయోగించబడుతుంది అయితే ప్రొపైలిన్ మరియు బెంజీన్ మిశ్రమాన్ని 350 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు కాల్చడం లేదా ఆవిరి చేసి అప్పుడు మిక్సర్ బెంజీన్ డిస్టిల్లషన్ కాలమ్కు పంపబడుతుంది ఇది 1 ఆత్మోసుఫెరిక్ ప్రెషర్ న్ని నిర్వహిస్తుంది ఇక్కడ 98 1 బెంజీన్ డిస్టిలేట్ వలె పొందబడుతుందిబెంజీన్ డిస్టిల్లషన్ కాలమ్ నుండి ఈ డిస్టిల్లషన్ తరువాత రీసైకిల్ చేయబడుతుంది ఇది తాజా బెంజీన్తో కలుపుతారు బెంజీన్ డిస్టిల్లషన్ నుండి బాటమ్ లిక్విడ్ మిక్సర్ తరువాత బబుల్ పాయింట్ వద్ద క్యూమీన్ డిస్టిల్లషన్ కాలమ్కు పంప్ చేయబడుతుంది అయితే డిస్టిల్లషన్ 99 9 క్యూమీన్ కలిగి ఉంటుంది మరియు బాటమ్ ప్రోడక్ట్ లు మీకు స్వచ్ఛమైన పారా డి ఐసోప్రొపైల్ బెంజీన్ కలిగి ఉంటాయి ఆపై ఈ p DIPB యొక్క బాటమ్ ప్రోడక్ట్ బెంజీన్ డిస్టిల్లషన్కాలమ్ను ముందుగా వేడి చేయడానికి ఉపయోగిస్తారు ప్రేహీటింగ్ అఫ్ హీట్ కోసం అవి కూలింగ్ వాటర్ బాయిలర్ నుండి విద్యుత్ ప్రవాహం వాయు గాలి వంటివి యుటిలిటీ విభాగం నుండి సరఫరా చేయబడతాయి ఇప్పుడు మీరు ఈ మొత్తం ప్రక్రియ కోసం మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు అన్ని మెటీరియల్ బ్యాలెన్స్ లెక్కలు మనం ఇంతకుముందు వివరించినవి ఇక్కడ ఉపయోగించాల్సిన సూత్రాలు ఏమిటి మరియు ఆ మెటీరియల్ బాలన్స్ క్యాలీ క్యూ లేషన్ ప్రిన్సిపుల్స్ పై ఆధారపడి ఉంటాయి ఈ పదార్థాన్ని సృష్టించలేము లేదా నాశనం చేయలేము కాని అవి భౌతిక లేదా రసాయన మార్పులకు లోనవుతాయి అలాంటప్పుడు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వేషన్ ప్రకారం మాస్ ఇన్పుట్ రేటు మాస్ అవుట్పుట్ రేటు మాస్ చేరడం రేటుకు సమానం అని చెప్పగలను స్థిరంగా ఉన్నస్టడీ స్టేట్ ఆపరేషన్ కోసం మాస్ ఇన్పుట్ రేటు మాస్ ఔట్పుట్ రేటుకు సమానం మెటీరియల్ సిస్టమ్ పై బ్యాలెన్స్ ని రిఫర్ చేస్తుంది టోటల్ మాస్ మొత్తం మోల్స్ మాస్ అఫ్ కెమికల్ కంపౌండ్స్ మోల్స్ అఫ్ ది కెమికల్ కాంపౌండ్ లేదా మాస్ అఫ్ ఆన్ అటామిక్ స్పెచిఎస్ మరియు వాల్యూమ్ల కోసం ఒక వ్యవస్థపై బాలన్స్ ను సూచిస్తుంది కాబట్టి దీని ఆధారంగా మీరు మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ చేయవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో మొత్తం ప్రక్రియ కోసం కొంత ఊహించిన డేటా చూస్తారు రోజుకు 500 టన్నుల క్యూమెన్ ఉత్పత్తి చేయడమే మా ప్రధాన లక్ష్యం కాబట్టి ప్రతిచర్య ప్రకారం పారా డి ఐసోప్రొపైల్ బెంజీన్కు 99 ప్రొపైలిన్ మార్పిడి మరియు క్యూమెన్ యొక్క ఉత్పత్తి మోలార్ సెలెక్టివిటీ 31 1 మరియు ఫీడ్లో ప్రొపైలిన్ స్వచ్ఛత 95 మిగిలి ఉంది ప్రొపేన్ బెంజీన్ ఫీడ్లోని స్వచ్ఛత 99 9 మిగిలి ఉంది అక్కడ ఇతర భాగాలు ఉండవచ్చు బెంజీన్ ప్రవాహాలు రీసైకిల్గా వస్తున్నాయని మీకు తెలిసినట్లుగా అవి కొన్ని చిన్న మొత్తంలో క్యూమెన్ కావచ్చు కాబట్టి బెంజీన్ ప్రవాహాలలో క్యూమెన్ ఉంటుంది మోలార్ ఫీడ్ రేషియో బెంజీన్ నుండి ప్రొపైలిన్ ఇది 2 1 బెంజీన్ కాలమ్ యొక్క టాప్ ప్రోడక్ట్ 98 1 బెంజీన్ మరియు 1 9 క్యూమెన్ క్యూమెన్ సెపరేషన్ కాలమ్ యొక్క టాప్ ప్రోడక్ట్ 99 9 మోల్ శాతం క్యూమెన్ ఉంటుంది మిగిలినవి బైప్రొడక్టుగా ఉంటాయి క్యూమెన్ సెపరేషన్ కాలమ్ యొక్కబాటమ్ ప్రోడక్ట్ అది 100బైప్రొడక్టు అవుతుంది మరియు ప్రొపేన్ ప్రతిచర్యలో పాల్గొనని మా పదార్థంలో ఉన్నట్లుగా ఇక్కడ టై పదార్ధంగా భావించబడుతుంది ఇది ప్రతిచర్యలో పాల్గొనదు మరియు ఇది సాధారణంగా కొలిమికి ఇంధనంగా ఉపయోగించబడుతోంది ఈ సందర్భంలో మీరు రోజుకు 500 టన్నుల చొప్పున 99 9 స్వచ్ఛమైన క్యూమీన్ ఉత్పత్తి చేయాలి ఇప్పుడు లెక్క ప్రకారం మీరు రోజుకు 500 టన్నులు అంటే 500 టన్నులు 24 గంటలు విభజించి నప్పుడు కనుక ఇది ఇక్కడ 500 కి 1000 కి వస్తుంది అది కిలో 24 గా విభజించబడింది అది రోజులో 24 గంటలు మరియు 120 19 గా మారుతుంది ఇది ప్రాథమికంగా క్యూమీన్ యొక్కమోలెక్యూలర్ వెయిట్ కాబట్టి మీరు గంటకు కిలో మోల్స్ యొక్క యూనిట్ పరంగా పొందవచ్చు కానీ మీరు 99 9 ఉత్పత్తి చేయాలి కాబట్టి వాస్తవానికి ఇది గంటకు 173 16 కిలోల మోల్ స్వచ్ఛమైన క్యూమీన్ ప్రతిచర్య కోసం ఉపయోగించబడుతుంది మన మునుపటి స్లైడ్లలో ఇప్పటికే వివరించిన ప్రాధమిక ప్రతిచర్య ఏమిటి అక్కడ బెంజీన్తో చర్య జరుపుతున్న ప్రొపైలిన్ ఉంటుంది మరియు ఈ ప్రతిచర్య ప్రకారం క్యూమీన్ ను ఇస్తుంది సమాంతరంగా ఉత్పత్తి చేసిన క్యూమీన్తో ఈ ప్రొపైలీన్ వంటి సైడ్ రియాక్షన్ మళ్లీ ప్రతిస్పందిస్తుంది మరియు ఇది DIPB యొక్క బైప్రొడక్టుని ఇస్తుంది చర్య ప్రకారంగా చర్య కొరకు ఉపయోగించే 2 మోల్స్ ప్రొపైలీన్ ఆధారంగా DIPBయొక్క 1 మోల్ ఉత్పత్తి చేయబడుతుంది ఇప్పుడు ఆ సెలెక్టివిటీ యొక్క అంచనా ప్రకారం క్యూమెన్ మరియు DIPB కోసం ప్రొపైలిన్ ఉపయోగించబడింది క్యూమీన్ ఉత్పత్తి యొక్క లక్ష్యం మొత్తానికి అవసరమైన ప్రొపైలిన్ గంటకు 173 16 కిలో మోల్ అని మేము చెప్పగలం సెలెక్టివిటీ ప్రకారం దీనికి 31 1 ఇవ్వబడింది ప్రొపైలిన్ యొక్క మార్పిడి 99 అయితే ఆ ప్రతిచర్య ఆధారంగా ఉత్పత్తి చేయవలసిన DIPB మొత్తం ఎంత ఉండాలి అని మనం చెప్పవచ్చు DIPB యొక్క x కిలో మోల్ ఏర్పడనివ్వండి అప్పుడు సెలెక్టివిటీ ప్రకారం ఏర్పడిన క్యూమీ న్ 31 x గా ఉంటుంది దీని అర్థం 31 x 173 16 కు సమానంగా ఉంటుందని సూచిస్తుంది అంటే x లెక్కింపు తర్వాత 5 59 సమానం కాబట్టి ఏర్పడిన DIPB మొత్తం గంటకు 5 59 కిలో మోల్ ఆపై మీరు ఆ ప్రొపైలిన్ బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు క్యూమీన్ అవసరమైన ప్రొపైలిన్ రియాక్షన్ ప్రకారం స్టోయికియోమెట్రిక్ 173 16 DIPB అవసరమైన ప్రొపైలిన్ ఇది 2 రెట్లు ఇది 5 59 కు సమానంగా ఉంటుంది అది 11 17 అవుతుంది ఇప్పుడు మొత్తం ప్రొపైలిన్ అవసరమైతే మీరు దానిని కూడితే 184 34 కి పొందుతారు ఎందుకంటే ఈ ప్రొపైలిన్ మీకు క్యూమీన్ మరియు DIPB ఇస్తుంది కాబట్టి మొత్తం 184 34 కిలోల మోల్ అవసరం ప్రొపైలిన్ మార్పిడి 99 కాబట్టి ఫీడ్లోని ప్రొపైలిన్ ఈ మొత్తంగా ఉంటుందని చెప్పవచ్చు మీకు తెలిసిన 184 34 ను మీరు విభజించాలి ఇది విభజించబడిన ప్రతిచర్యల కోసం పాల్గొంటుంది ఇది 99 స్వచ్ఛతమీరు దానిని విభజిస్తే ఫీడ్లో ప్రొపైలిన్ ఏమిటో మీకు తెలుస్తుంది మీకు తెలియని 186 20 మరియు 184 34 ను తీసివేస్తే అప్పుడు రియాక్ట్ చేయని ప్రొపైలిన్ ఉంటుంది అప్పుడు మీరు రియాక్టివ్ ప్రొపైలిన్ ఏమిటో పొందవచ్చు ఇది ప్రాథమికంగా 1 86 కిలోల మోల్ ఇప్పుడు ప్రొపైలిన్ ఫీడ్ ప్రకారం ఇది 95 స్వచ్ఛమైన మరియు మిగిలిన ప్రొపేన్ అయినందున స్వచ్ఛమైన ప్రొపైలిన్ ప్రొపేన్ అయిన మొత్తం ప్రొపైలిన్ ఫీడ్ ఇక్కడ సమానంగా ఉంటుంది 186 20 ను 0 95 తో విభజించారు మీకు 196 0 కిలో మోల్ ఇస్తుంది అప్పుడు మిగిలిన మొత్తం ప్రొపేన్ అవుతుంది మొత్తం స్వచ్ఛమైన ప్రొపైలిన్ ప్రొపేన్ మీరు ఈ 186 20 ను తీసివేస్తే ఈ ప్రొపైలిన్ కోసం అక్కడ తినిపించినట్లయితే మీరు దానిని తీసివేస్తే మిగిలిన 9 80 మొత్తాన్ని మీరు ప్రొపేన్ గా పొందుతారు అప్పుడు మీరు బెంజీన్ బ్యాలెన్స్ చేయాలి క్యుమెన్కు అవసరమైన బెంజీన్ ప్రతిచర్య ప్రకారం 173 16 కిలో మోల్ DIPB అవసరమైన బెంజీన్ ఇది 5 59 మొత్తం బెంజీన్ అప్పుడు మీరు దాన్ని కూడి తే మీకు లభిస్తుంది మరియు బెంజీన్ టు ప్రొపైలిన్ ఫీడ్ రేషియో 2 1 గా ఉండాలి కాబట్టి బెంజీన్ మొత్తం ప్రొపైలిన్ ఫీడ్ 2 గా ఉండాలి అని మీరు చెప్పవచ్చు 368 37 కిలోల మోల్కు సమానంగా ఉంటుంది ఇప్పుడు రియాక్ట్ చేయని బెంజీన్ ప్రతిచర్యకు ఉపయోగపడిన తర్వాత అక్కడే మిగిలి ఉంటుంది ఇప్పుడు అది ఇక్కడ 189 92 గా ఉంటుంది అప్పుడు మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన యూనిట్ ఫీడ్ పాత్ర వంటి వ్యక్తిగత యూనిట్ కోసం మెటీరియల్ బ్యాలెన్స్ చేయాలిఅక్కడ ఉన్న ఫీడ్ పాత్రలో మీరు బెంజీన్ యొక్క తాజా ఫీడ్ వస్తున్నట్లు గమనించవచ్చు బెంజీన్ యొక్క ఫీడ్ను క్యూమెన్తో పాటు రీసైకిల్ చేస్తారు ఇది 1 19 రీసైకిల్ ఇది లెక్క ప్రకారం 3 68 కిలోల మోల్ అవుతుంది కాబట్టి మొత్తం బెంజీన్ ఫీడ్ మొత్తం 178 75 ప్లస్ ఇక్కడ రీసైకిల్ మొత్తం 3 68 కనుక ఇది ఇక్కడే వస్తుంది ఆ 193 మరియు బెంజీన్ యొక్క మిశ్రమ ఫీడ్ 178 75 193 60 కు సమానం అది 372 35 అవుతుంది ఇప్పుడు రియాక్టర్ చుట్టూ బ్యాలెన్స్ రియాక్టర్ ఫీడ్లో STP నుండి బెంజీన్ ఫీడ్ యొక్క మిశ్రమ ఫీడ్ ఉంటుంది బెంజీన్ యొక్క మిశ్రమ ఫీడ్ సాధారణంగా స్లైడ్లలో లెక్కించిన ప్రకారం 372 ఆపై మీరు ప్రొపైలిన్ స్టోరేజ్ ట్యాంక్ అయిన STP నుండి వస్తున్నదాన్ని జోడించాలి కాబట్టి ఈ ఫీడ్ యొక్క ఈ మొత్తం మోల్స్ రియాక్టర్ ప్రకారం ఉంటుంది ఇప్పుడు ప్రతిచర్యల తరువాత రియాక్టర్ నుండి అవుట్పుట్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది దాని మొత్తం ఎంత ఉంటుంది ఇప్పుడు రియాక్టర్ యొక్క అవుట్ పుట్ ను దాని ఆధారంగా లెక్కించవచ్చు మెటీరియల్ బ్యాలెన్స్ ఆ సందర్భంలో మీరు ఆ తరం మరియు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే రియాక్టర్ లో ప్రతిచర్య ఉంటుంది ఇప్పుడు దాని ప్రకారం మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం ప్రకారం రియాక్టర్ యొక్క అవుట్ పుట్ ఇన్ పుట్ జనరేషన్ వినియోగానికి సమానం అని మనం రాయవచ్చు కాబట్టి మేము ఇక్కడ ప్రొపైలీన్ మాత్రమే పరిగణించినట్లయితే కాబట్టి ప్రొపైలీన్ అవుట్ పుట్ 186 20 0 కు సమానం ఇక్కడ ఈ ప్రొపైలిన్ యొక్క తరం లేదు మరియు అప్పుడు వినియోగం 184 34 అవుతుంది అది 1 86 వస్తుంది ఇప్పుడు బెంజీన్ కోసం మీరు అదే విధంగా చేయవచ్చు 189 92 గా ఉంటుంది క్యూమెన్ కోసం ఇది 176 84 అవుతుంది అదే పద్ధతిలో మీరు DIPB కోసం బ్యాలెన్స్ చేస్తే అది 5 59 గా ఉంటుంది మరియు ప్రొపేన్ కొరకు అక్కడ ఎలాంటి ప్రతిచర్య లేదా వినియోగం లేదా జనరేషన్ లేదు DIPBమరియు ప్రొపేన్ అవుట్ పుట్ కొరకు ఇలా ఉంటుందని మనం చెప్పవచ్చు అందువల్ల ఆ రియాక్టర్ యొక్క మొత్తం అవుట్ పుట్ మొత్తం ఎంత ఈ ప్రొపైలీన్ అవుట్ పుట్ బెంజీన్ అవుట్ పుట్ క్యూమీన్ అవుట్ పుట్ DIPBఅవుట్ పుట్ మరియు ప్రొపేన్ అవుట్ పుట్ యొక్క అన్ని కాంపోనెంట్ లను మీరు మొత్తం గా చేసినట్లయితే 384 01 కిలో మోల్ గా పొందవచ్చు ఆ తరువాత మీరు సపరేటర్ చుట్టూ బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు సపరేటర్ లో రియాక్టర్ యొక్క ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ ఏమిటి సపరేటర్ యొక్క ఏ ఇన్ పుట్ అయినా రియాక్టివ్ యొక్క అవుట్ పుట్ గా ఉంటుందని గమనించవచ్చు ఎందుకంటే అవుట్ పుట్ వలే అదే మొత్తంలో రియాక్టర్ ఇన్ పుట్ వలే ఆ సపరేటర్ కు వస్తుంది కాబట్టి ఇది 384 01 మరియు ఈ సపరేటర్ యొక్క పైభాగంలో ఇది ప్రతిస్పందించని ప్రొపైలీన్ మరియు ప్రొపేన్ కాంపౌండ్ గా వస్తుంది కాబట్టి ఇది 1 86 9 80 మొత్తం 11 66 కిలో మోల్ అవుతుంది మరియు దిగువన ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ కాకుండా సెపరేటర్ యొక్క అవుట్పుట్ ఉంటుందిప్రొపైలిన్ మరియు ప్రొపేన్ మొత్తంగా ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ మొత్తంగా సెపరేటర్ అవుట్పుట్ 384 01 11 86 అవుతుంది మీరు అక్కడ ప్రొపైలిన్ మరియు ప్రొపేన్ మొత్తాన్ని తీసివేయాలి అప్పుడు 372 ను పొందవచ్చు దీని కోసం మీ 35 కిలోల మోల్ దిగువ నుండి వేరుచేస్తుంది అప్పుడు మీరు బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ చుట్టూ బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు ఈ బెంజీన్ డిస్టిల్లషన్ కాలమ్ యొక్క ఇన్ పుట్ సపరేటర్ యొక్క దిగువ యొక్క అవుట్ పుట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం ఇది 372 35 కిలో మోల్ అవుతుంది ఈ సందర్భంలో టాప్ ప్రోడక్ట్ లో 98 1 మోల్ శాతం బెంజీన్ ఉంటుంది మరియు ఆ సందర్భంలో బెంజీన్ ను పైభాగంలో నుండి సేకరించాలి మరియు ఇది తాజా ఫీడ్కు రీసైకిల్గా పంపబడుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ బెంజీన్ బ్యాలెన్స్ చేస్తే ఆ మెటీరియల్ బ్యాలెన్స్ ప్రకారం అప్పుడు రియాక్టర్ లో ప్రతిస్పందించని 189 92 ఆ బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ యొక్క డిస్టిల్లషన్ కి ప్రాథమికంగా అదే మొత్తం అవుతుంది దాని ప్రకారం మనం ఈ బాలన్స్ ఈక్వేషన్ న్ని ఇక్కడ వ్రాయవచ్చు ఇక్కడ D ని డిస్టిల్లషన్ అని అంటారు దీనిని ఆ బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ యొక్క టాప్ ప్రోడక్ట్ అని పిలుస్తారు మరియు లెక్కించిన తరువాత ఇది 193 60 కిలో మోల్ గా వస్తోంది ఆ పరిస్థితికి అనుగుణంగా టాప్ ప్రొడక్ట్ లో ఉండే క్యూమీన్ మొత్తం ఎంత ఉంటుంది ఎందుకంటే టాప్ ప్రొడక్ట్ లో 98 1 మోల్ శాతం బెంజీన్ ఉంటుంది మిగిలిన మొత్తం క్యూమీన్ కాబట్టి ఆ క్క్యూమీన్ని ఇక్కడ 193 60 నుండి 0 019 వరకు లెక్కించవచ్చు అది 3 68 కిలో మోల్ వస్తుంది కాబట్టి ఈ మొత్తం క్యూమెనీ ఆ బెంజీన్ తో పాటు ఉంటుంది ఈ బెంజీన్ డిస్టిల్లేషన్ ప్రొడక్ట్ కాలమ్ నుండి ఈ బెంజీన్ క్యూమీన్ ఉత్పత్తి యొక్క ఈ స్ట్రీమ్ తో తాజా బెంజీన్ కలపబడే ఆ ప్రవాహంకు వెళుతుంది ఆ బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ యొక్క బాటమ్ ప్రోడక్ట్ ఏమిటి ఫీడ్ నుండి ఆ టాప్ ప్రొడక్ట్ ను తీసివేసి అప్పుడు అది 178 75 కిలో మోల్ గా వస్తుంది ఆ తరువాత మీరు క్యూమెన్ డిస్టిల్లషన్ కాలమ్ చుట్టూ బ్యాలెన్స్ చేయాలి ఆ సందర్భంలో ఫీడ్ 178 75 కిలోల మోల్ అవుతుంది మరియు ఇది ప్రాథమికంగా 173 16 ప్రతిచర్య ప్రకారం ఉత్పత్తి అయ్యే క్యూమెన్ అవుతుంది అక్కడ బైప్రొడక్టు ఏమిటి ఈ క్యూమీ న్డి ఐసోప్రొపైల్ బెంజీన్ మొత్తం ఇది క్యూమెన్ పంపిణీ కాలమ్లోకి ఫీడ్గా వెళ్తుంది ఇప్పుడు మీ ఉత్పత్తి 99 9 క్యూమీన్ ఉంటుంది అయితే మిగిలిన మొత్తం పై నుండి DIPB గా ఉంటుంది మరియు దిగువ నుండి 100DIPB ఉంటుంది కాబట్టి ఆ బ్యాలెన్స్ సమీకరణం ప్రకారం మేము క్యూమెన్ బ్యాలెన్స్ను పరిగణనలోకి తీసుకుంటే మీరు ఈ 173 16 ను వ్రాయవచ్చు ఇది ఒక టాప్ ప్రోడక్ట్ వలె డిస్టిల్లషన్ అవుతుంది కాబట్టి మీరు టాప్ ఉత్పత్తి 173 16 కిలోల మోల్ మరియు బాటమ్ ప్రోడక్ట్ ప్రాథమికంగా 100 p DIPB అవుతుంది ఆ క్యూమీన్ డిస్టిల్లషన్ కాలమ్ యొక్క ఫీడ్ నుండి ఆ టాప్ ప్రోడక్ట్ ని తీసివేయడం ద్వారా పొందవచ్చు మరియు ఇది 5 59 కిలోల మోల్ గా వస్తుంది

బెంజీన్ డిస్టిలేషన్ కాలమ్ కు పంపడం కొరకు ఆ సపరేటర్ యొక్క అవుట్ పుట్ ని ప్రీహీట్ చేయడం కొరకు ఈ DIPB పంపబడుతుంది ఇప్పుడు మొత్తం ప్లాంట్ తరువాత మెటీరియల్ బ్యాలెన్స్ ఇన్ పుట్ ఏమిటి మరియు అవుట్ పుట్ ఏమిటి అని మనం సమ్మె రైజ్చెయ్యవచ్చు ఇప్పుడు బెంజీన్ కొరకు 178 75 కిలో మోల్ మరియు అవుట్ పుట్ ఇక్కడ 0 ప్రొపైలీన్ ఇన్ పుట్ 186 20 అవుట్ పుట్ 1 86 కిలో మోల్ ఉంటుంది ప్రొపేన్ 9 80 అవుట్ పుట్ మళ్లీ అదే మొత్తం ఇన్ పుట్ లో క్యూమీన్ ఉండదు ఇక్కడ అవుట్ పుట్ అనేది మనం ఫిక్స్ చేస్తున్న ఏ టార్గెట్ అయినా గంటకు 173 16 కిలో మోల్ ఉత్పత్తి చేయబడుతుంది ఈ మోలార్ ఫ్లో రేట్ ను వరసగా వాటి మోలెక్యూలర్ వెయిట్ తో గుణించడం ద్వారా మీరు దీనిని గంటకు కిలోగ్రాములలో మోలార్ ఫ్లో రేట్ గా చేయవచ్చు కాబట్టి దాని ప్రకారం ఇన్ పుట్ కోసం గంటకు ఈ మొత్తం కిలో మోల్ ను 374 75 పొందవచ్చు అవుట్ పుట్ గంటకు మొత్తం 190 41 కిలో మోల్ అవుతుంది మాస్ గా మీరు సెకనుకు 22193 91 కిలోలు ఉంటుందని చెప్పవచ్చు మరియు తరువాత అవుట్ పుట్ ఇక్కడ అదే మొత్తంలోఉంటుంది ఇప్పుడు ఆ ప్రక్రియ యొక్క దిగుబడి ఏమిటి అని మీరు పరిగణిస్తే 1 మోల్ క్యూమీన్ 1 మోల్ ప్రొపైలీన్ నుండి ఉత్పత్తి చేయబడుతుంది స్టోయికియోమెట్రిక్ ఫాక్టర్ ఇక్కడ ఉంది 1 కాబట్టి ఇక్కడ 173 16 కిలో మోల్ లు ఉత్పత్తి చేయబడ్డ క్యూమీన్ మోల్స్ రియాక్టెంట్ యొక్క మోల్స్ ఇక్కడ 184 34 కిలో మోల్ లు ప్రొపైలీన్ ఆధారంగా క్యూమీన్ యొక్క దిగుబడి ఈ డెఫినిషన్ అఫ్ థిస్ యీల్డ్ ఆధారంగా మనం ఇక్కడ లెక్కించవచ్చు స్టోయికియోమెట్రిక్ ఫాక్టర్ గా చేయబడ్డ ప్రోడక్ట్ మోల్స్ ఈ ప్రక్రియకు ఫీడ్ చేయబడ్డ క్రియాజనక మోల్స్ ద్వారా విభజించబడ్డాయి కాబట్టి ప్రత్యామ్నాయం తరువాత ప్రక్రియ యొక్క 93 93 దిగుబడిగా లెక్కించవచ్చు ఇప్పుడు మనం ఈ మెటీరియల్ బ్యాలెన్స్ ఎక్విప్ మెంట్ ని తెలివిగా సంక్షిప్తీకరించవచ్చు ఈ క్యూమీన్ ఉత్పత్తి కొరకు మనం ఇక్కడ చూసిన అనేక పరికరాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ మెటీరియల్ బ్యాలెన్స్ ని సమ్మె రైజ్ చేసినట్లయితే ఆ ఎక్విప్ మెంట్ కు అనుగుణంగా మొత్తం పొందవచ్చు మేము ఇప్పటికే వివరించాము కాని మనం ఇక్కడ ఇలా సంగ్రహంగా చెప్పవచ్చు కిలో లేదామాస్ ఫ్రేక్షన్ ఏమిటి లేదా మాస్ ఫ్లో రేట్ లేదా ఎక్కువ మోల్ మోలార్ ఫ్లో రేట్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఈ చిత్రంలో చూపవచ్చు ఇప్పుడు మనం బెంజీన్ ఫీడ్ పంప్ మరియు బెంజీన్ ఫ్రెష్ ఫీడ్ ప్రొపైలీన్ ఫీడ్ పంప్ బెంజీన్ డిస్టిల్లేషన్ కాలమ్ మరియు అక్కడ ఫినైల్ బెంజీన్ ఫీడ్ లో కూడా ఫీడ్ వెసల్ ను పరిగణనలోకి తీసుకుంటే ఆ బ్యాలెన్స్ సమీకరణం ఏమిటి బెంజీన్ ప్రొపైలీన్ ప్రొపేన్ క్యూమీన్ DIPB కొరకు బ్యాలెన్స్ మొత్తం తరువాత మనం దీనిని ఇక్కడ పొందవచ్చు కాబట్టి మనం బెంజీన్ ఫీడ్ పంప్ ను బెంజీన్ ఫ్రెష్ ఫీడ్ గా పరిగణిస్తే అది 178 75 అవుతుంది అంటే బెంజీన్ కు 13942 అదేవిధంగా ఇక్కడ ప్రొపైలీన్ మొత్తం ఎంత మరియు క్యూమీన్ DIPB మరియు మొత్తం ఏమిటి అని ప్రొపేన్ చేయండి అదేవిధంగా మీరు ఆ ప్రొపైలిన్ ఫీడ్ పంప్ ఆధారంగా సంగ్రహించవచ్చు ప్రొపైలిన్ ప్రొపేన్ మిక్సర్ మొత్తం ఏమిటి మరియు ఈ పట్టిక నుండి మీరు పొందగలిగే సంబంధిత సమ్మేళనం కోసం ఆ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఏమిటి ఇది ఇక్కడ ఇవ్వబడింది అదే విధంగా రియాక్టర్ ఇన్పుట్ రియాక్టర్ అవుట్పుట్ ఫ్లాష్ డ్రమ్ కోసం మీరు ఈ పట్టిక నుండి పొందగలిగే ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఏమిటి ఇక్కడ సంగ్రహించబడింది దీని ప్రకారం మీరు మెటీరియల్ బాలన్స్ మరియు ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ లెక్కించిన తరువాత దాని కోసం సారాంశం చేయాలి ఇప్పుడు పరికరాల వారీగా పదార్థ బ్యాలెన్స్ కూడా ఈ బెంజీన్ స్వేదనం కాలమ్ క్యూమెన్ స్వేదనం కాలమ్ ఇన్ పుట్ ఏమిటి మరియు అవుట్ పుట్ ఏమిటి టాప్ ప్రొడక్ట్ ఏమిటి ఇది ఇలా ఇవ్వబడ్డ దిగువ ప్రొడక్ట్ ఏమిటి కాబట్టి మేము రోజుకు 500 టన్నుల లక్ష్యంతో ఈ క్యూమీన్ ఉత్పత్తి యొక్క ఈ మొత్తం ప్రక్రియ కోసం ఇక్కడ వివరించాము మరియు దాని కోసం స్కీమాటిక్ ప్రక్రియ డయాగ్రమ్ ఏమిటి వివిధ రకాల పరికరాలు ఉపయోగించబడుతున్నాయిమరియు దాని కొరకు ప్రాసెస్ వేరియబుల్స్ ఏమిటి ప్రాసెస్ ఇన్ పుట్ ఏమిటి ఇప్పటికే ఇక్కడ వివరించిన ప్రాసెస్ అవుట్ పుట్ ఏమిటి ప్రాసెస్ ఇన్ పుట్ మొత్తం ఎంత అక్కడ ప్రాసెస్ అవుట్ పుట్ మొత్తం ఎంత ఉంటుంది ప్రతి ఎక్విప్ మెంట్ తరువాత దానికి అవుట్ పుట్ ఏమిటి ఉష్ణోగ్రత ఏమిటి ఇక్కడ వివరించిన ఈ విషయాలన్నింటిపై ఒత్తిడి ఏమిటి మరియు దానికి అనుగుణంగా మేము మెటీరియల్ బ్యాలెన్స్ చేసాము మరియు తరువాత మీరు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణాన్ని పరిష్కరించవచ్చు ఆపై ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ తెలియని వేరియబుల్స్ ను పొందవచ్చు ప్రతి ఎక్విప్ మెంట్ కొరకు సెట్ చేయబడుతుంది అన్ని సమీకరణాలను కలిపి తరువాత పరిష్కరించే లినియర్ ఈక్వేషన్ యొక్క క్రమంలో మీరు ఆ విషయాలన్నింటికీ ప్రాతినిధ్యం వహించవచ్చు మీరు కూడా ఆ విధంగా ఉండవచ్చు కాబట్టి మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం ఆధారంగా వివరించిన విధంగా పారిశ్రామిక స్కేల్ ఇక్కడ ఇలాంటి ఏదైనా ప్రక్రియను లెక్కించడం సహాయకారిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను రోజుకు 200 టన్నుల క్యూమీ న్ ప్రొడక్షన్స్ లేదా రోజుకు 1000 టన్నుల క్యూమీన్ ఉత్పత్తి లక్ష్యం ఉంటే మిమ్మల్ని మీరు ప్రయత్నించవచ్చు కేవలం విషయం ఏమిటంటే మీరు లెక్కించాల్సిన ఈ ప్రక్రియ కొరకు ఉపయోగించబడుతున్న అనేక పరికరాల కొరకు ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ ఏమిటి అనే దానికి అనుగుణంగా మీ టార్గెట్ మార్చబడుతుంది కాబట్టి మీరు క్యూమీన్ ఉత్పత్తి కోసం ఆ ప్రాసెస్ అవుట్ పుట్ యొక్క విభిన్న లక్ష్యంతో దీనిని ప్రాక్టీస్ చేయగలరని నేను అనుకుంటున్నాను నా తదుపరి ఉపన్యాసంలో ఎనర్జీబాలన్స్ కోసం ఈ ప్రక్రియ గురించి మరింత చర్చించడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ మీరు అనేక యూనిట్లు కూడా ఉపయోగించబడుతున్నాయని చూస్తారు అయితే మీరు దానితో ప్రవాహాల ఉష్ణోగ్రతను మారుస్తున్నారు కాబట్టి తదనుగుణంగా ఆ ఇన్లెట్ మరియు అవుట్లెట్ ప్రవాహాల కోసం ఎంథాల్పీ ఎలా మారుతుందో మరియు ఆ ఎనర్జీబాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా మీరు అక్కడ ఉన్న అనేక యూనిట్ల కోసం ఆ ఇన్లెట్ అవుట్లెట్ ప్రవాహాల కోసం ఆ ఎంథాల్పీని లెక్కించవచ్చు కాబట్టి ఇది తదుపరి ఉపన్యాసంలో చర్చించబడుతుంది మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు